ఇప్పుడు ఒకటి మరియు రెండు ప్రిలిమినరీ యూనిట్లు అయిన ఎలక్ట్రికల్ పరిమాణాలు మరియు ప్రాథమిక సర్క్యూట్ మూలకాలకు సంబంధించి మొదటి అసైన్మెంట్లో అడిగిన ప్రశ్నలను మనము చర్చిద్దాము నేను ఏమి చేస్తాను అంటే పరిష్కారం దశలను వివరిస్తాను మరియు తుది సమాధానం కూడా చూపిస్తాను కాబట్టి ఇది ఇక్కడ మొదటి ప్రశ్న కాబట్టి ఇక్కడ I1 విలువను కనుక్కోమని అడిగారు చిత్రంలో నాలుగు వైర్లతో అనుసంధానించబడిన నోడ్ ఇచ్చారు ఇప్పుడు ఈ నోడ్ వద్ద మూడు కరెంట్ లు ఇవ్వబడ్డాయి మరియు మనము నాల్గవ కరెంట్ ను కనుగొనవలసి ఉంది మరియు స్పష్టంగా కిర్చాఫ్ కరెంట్ నియమం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు రెండు కరెంట్ విలువలు ప్రత్యక్షంగా ఇవ్వబడ్డాయి అవి 3 ఆంపియర్లు నోడ్ బయటికి మరియు 2 ఆంపియర్లు నోడ్ లోపలి ప్రవహిస్తున్నాయి కాబట్టి మనము నోడ్ బయటికి మరియు లోపలి ప్రవహించే అన్ని కరెంట్ లను తీసుకోవాలి ఇప్పుడు అన్ని కరెంట్ లు బయటికి ప్రవహిస్తున్నాయి అనుకుందాము కాబట్టి ఈ కరెంట్ 3 ఆంపియర్లు నోడ్ బయటకు ప్రవహిస్తుంది మరియు ఆ కరెంటు 2 ఆంపియర్లు బయటకు ప్రవహిస్తుంది ఇప్పుడు మూడవ కరెంటు విలువ ఒక నిర్దిష్ట సమయానికి ఎలక్ట్రాన్ల సంఖ్య పరంగా ఇవ్వబడింది కాబట్టి మనకు తెలిసిందల్లా ఒక ఎలక్ట్రాన్ విలువ 1 610 19 కూలంబ్స్ కాబట్టి ఎలక్ట్రాన్లు ఈ విధంగా ప్రవహించేటప్పుడు కరెంట్ వాస్తవానికి ఇతర మార్గంలో ప్రవహిస్తుంది కాబట్టి ఆ కరెంట్ 1 610 196 2510910 9 సెకను ఇది ప్రాథమికంగా 1 66 25 ఆంపియర్లను ఇస్తుంది మరియు దీని విలువ 1 ఆంపియర్లకు సమానం కాబట్టి ఈ కరెంటు ఆ విధంగా ప్రవహిస్తుంది ఈ కరెంట్ కు మైనస్ గుర్తు ఇవ్వలేదు ఎందుకంటే ఇది ఎలక్ట్రాన్స్ కి వ్యతిరేఖ దిశలో ప్రవహిస్తుంది అని తీసుకున్నాము ఇప్పుడు I13A1A 0 కు సమానము అవ్వాలి పై సమీకరణము పరిష్కరిస్తే I1 2 ఆంపియర్లు అని సమాధానము రావాలి ఇక్కడ రెండవ ప్రశ్నలో Vx ను కనుగొనమని ఉంది మనకు ఇప్పటికే పేర్కొన్న కొన్ని వోల్టేజ్లతో లూప్ ఇవ్వబడింది మరియు ఒక వోల్టేజ్ తెలియదు కాబట్టి స్పష్టంగా కిర్చాఫ్స్ వోల్టేజ్ నియమాన్ని ఉపయోగించి సమస్యను పరిష్కరిద్దాం ఈ వోల్టేజ్ V1 విలువ నేరుగా ఇవ్వబడలేదు అయితే V1 ను 2K రెసిస్టర్ వద్ద వర్తింపజేస్తే 5 ఆంపియర్లు కరెంట్ ఈ దిశలో ప్రవహిస్తుంది అని మనకు చెప్పబడింది కాబట్టి ఇప్పుడు రెసిస్టర్ అంతటా V1 వర్తింపచేసినట్లయితే ఈ దిశలో కరెంట్ V1R కు సమానం అవుతుంది మరియు V1R 5 మిల్లీ ఆంపియర్లుగా ఇవ్వబడింది కాబట్టి ఇచ్చిన R విలువకు V1 10 వోల్ట్లు కాబట్టి ఈ ధ్రువణతలో మీకు 10 వోల్ట్లు ఉన్నాయి ఇప్పుడు మనం చేయాల్సిందల్లా అన్ని వోల్టేజ్లను స్థిరమైన ధ్రువణతలో సంకలనం చేయడం కాబట్టి మనం ఏ మార్గంలో వెళ్ళినా ఒకే రకమైన ధ్రువణతను తీసుకుందాము కాబట్టి మనము ఎంచుకున్న అదే ధ్రువణతను Vx కలిగి ఉంది అనుకుందాం కాబట్టి ఇది Vx ఇప్పుడు ఇంకా 2 వోల్ట్లుగా ఇవ్వబడిన దానితోనే కొనసాగుతాను మరియు ఈ 1 వోల్ట్ ధ్రువణత ఇవ్వబడిన అదే దిశలో కొనసాగుతాను కాబట్టి 1 వోల్ట్ ధ్రువణతను నేను ఎరుపు రంగులో గుర్తించాను అదేవిధంగా లూప్ యొక్క దిశకు అనుగుణంగా ఉండే వోల్టేజ్ విలువ 10 వోల్ట్లు అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం అన్ని వోల్టేజ్ లను కూడితే Vx2వోల్ట్స్ 1వోల్ట్స్ 10వోల్ట్స్ 0 సమీకరణం వస్తుంది కాబట్టి దీని నుండి మనకు Vx 11 వోల్ట్స్ అని సమాధానం వస్తుంది కాబట్టి ప్రాథమికంగా మనం తెలుసుకోవలసినది వోల్ట్ చట్టం V1 ను లెక్కించగలదు మరియు మనం తీసుకున్న లూప్ చుట్టూ వోల్టేజ్లను స్థిరమైన దిశలో తీసుకోగలము కాబట్టి మనం Vx కోసం ఇచ్చిన ధ్రువణతతో ప్రారంభించి అదే విధంగా ఇతర వోల్టేజ్ లకు కొనసాగించాము మనం వేరే విధంగా తీసుకొని కొనసాగించినా కూడా అదే సమాధానం పొందుతాము కాబట్టి ధ్రువణతలు చాలా ముఖ్యమైనవి మరియు దయచేసి అన్ని సమస్యలను పరిష్కరించడంలో వాటిని గుర్తుంచుకోండి ఇక్కడ మూడవ సమస్య చాలా సులభం రెసిస్టర్ యొక్క IV లక్షణాలు గ్రాఫ్ రూపంలోఇవ్వబడినది మరియు మనం రెసిస్టర్ ని కనుగొనవలసి ఉంటుంది సాధారణంగా I V గ్రాఫ్ లక్షణాలు సరళ రేఖ అని మనకు తెలుసు మరియు ఈ రేఖ యొక్క వాలు వాహకత్వానికి సంబంధించినది వాస్తవానికి ఈ గ్రాఫ్ సున్నా ద్వారా వెళుతుంది లేకపోతే ఇది రెసిస్టర్ కాదు వోల్టేజ్ 3 వోల్ట్స్ మరియు కరెంట్ 100 మైక్రో ఆంపియర్స్ వద్ద ఒక పాయింట్ వాలును కనుగొనటానికి ఇవ్వబడినది కాబట్టి ఈ దూరం 3 వోల్ట్స్ మరియు సంబంధిత నిలువు దూరం 100 మైక్రో ఆంపియర్లు కాబట్టి వాలు అయిన వాహకత్వం 100 మైక్రో ఆంపియర్లు 3 వోల్ట్లు మరియు దాని యొక్క విలోమం అయిన రెసిస్టర్ 3 వోల్ట్లు 100 మైక్రో ఆంపియర్లు 30 కిలో ఓంలకు సమానం అని ఇక్కడ ఇవ్వబడింది తదుపరి ప్రశ్న మ్యూచువల్ ఇండక్టర్ కి సంబంధించినది మ్యూచువల్ ఇండక్టర్ యొక్క మొదటి కాయిల్ కు కొంత కరెంట్ I1 ఇవ్వబడిందిమరియు రెండవ కాయిల్ తెరిచి ఉంది దీని అర్ధం రెండవ కాయిల్ లో కరెంట్ సున్నా అని అర్థం ఇప్పుడు మనకు ఒక నిర్దిష్ట సమయం వద్ద V1 ను లెక్కించమని అడిగారు మరియు సరళ ఆకృతి విభాగాలతో కూడిన I1 కు కొంత ఆకారం ఇవ్వబడుతుంది కాబట్టి మనం దీన్ని క్రమపద్ధతిలో పరిష్కరించవచ్చు ఇండక్టర్ ఒక కాయిల్ లో వోల్టేజ్ విలువ V1L1dI1dtMdI2dtసమీకరణం ద్వారా వస్తుంది కానీ కరెంట్ I2 సున్నా కాబట్టి మొత్తం పదం MdI2dt సున్నా అవుతుంది మనం మ్యూచువల్ ఇండక్టర్ యొక్క రెండు కాయిల్ లలో ఒకదాని సర్క్యూట్ ని ఓపెన్ చేస్తే మన వద్ద ఉన్నది నిజంగా ఒకే కాయిల్ ఇది ప్రాథమికంగా మరొకదానికి సంబందించిన ఒక ఒకే కాయిల్ కాబట్టి L1 ఇవ్వబడుతుంది కాబట్టి మనం చేయాల్సిందల్లా వాలును కనుగొనడం సరళ రేఖ యొక్క వాలును సులభంగా 3 మైక్రో సెకనుల కాలానికి కనుగొనాలి అది ఏమిటంటే 1 మైక్రో సెకను నుంచి 4 మైక్రో సెకన్ల మధ్యలో కరెంట్ 4 మిల్లి ఆంపియర్లు మారుతుంది కాబట్టి L1dI1dtవిలువ 3 మిల్లీ హెన్రీమరియు కరెంట్లో మార్పు 4 మిల్లీ ఆంప్స్ యొక్క లబ్దము ఎందుకంటే కరెంట్ 2 ఆంపియర్లు నుండి మొదలై తరువాత 2 ఆంపియర్లు కి వెళుతుంది కాబట్టి ఇది V13 మిల్లీ హెన్రీ 2 మిల్లీ ఆంప్స్ 3 మైక్రో సెకన్లు సమీకరణము ద్వారా 4 వోల్ట్లకు సమానము అవుతుంది కాబట్టి ఈ దిశలో V1 ఉంటుంది మనకు డాట్ కన్వెన్షన్ మరియు V1 యొక్క ధ్రువణత తెలుసు మరియు దాని గురించి చర్చించము కానీ దాని ఆధారంగా V1 4 వోల్ట్లుగా మారుతుంది చాలా సందర్భాలలో మనకు నెగటివ్ గుర్తులు వస్తాయి కానీ అవి అక్కడ ఉండకూడదు మొదలైనవి చాలా వస్తాయి కాబట్టి వోల్టేజ్ మరియు కరెంట్ లకు సరైన గుర్తులు తీసుకున్నామా లేదా అని ప్రతి దశను తనిఖీ చేయండి ఇది ఐదవ ప్రశ్నమనకు ఒక కెపాసిటర్ ఉంది కెపాసిటర్ అంతటా వోల్టేజ్ను కొంత సమయం వద్ద కనుగొనమని అడుగుతారు కాబట్టి మనము కెపాసిటర్ యొక్క ప్రస్తుత వోల్టేజ్ను నియంత్రించే సమీకరణాన్ని ఉపయోగించాలి కెపాసిటర్ వోల్టేజ్ 1C0t1Idt అని మనకు తెలుసు ఈ ప్రత్యేక సందర్భంలో t1 6 మైక్రోసెకన్లు మరియు దానికి మీరు t0 వద్ద ఉన్నకెపాసిటర్ యొక్క వోల్టేజ్ను కలపాలి ప్రశ్న యొక్క స్టేట్మెంట్ మనం t 6 మైక్రో సెకను వద్ద Vc ని కనుగొనవలసి ఉంది అందుకే మనకు 6 మైక్రో సెకన్లు ఎగువ పరిమితిగా ఉన్నాయి మరియు Vc0యొక్క విలువ సున్నాఎందుకంటే దాని సామర్థ్యం మొదట్లో నిలువుగా ఉంటుంది లైన్ సెగ్మెంట్ అంటే మనము వాలును చాలా తేలికగా లెక్కించగలరు మనము కెపాసిటర్ ద్వారా ప్రవహించే కరెంట్ యొక్క సమాకలనాన్ని కనుగొనవలసి ఉంటుంది ఇక్కడ గందరగోళాన్ని నివారించడానికి దీనిని ఈ దిశలో Ic అని సూచిస్తాము మరియు VC ని కనుగొనటానికి Ic ని ఈ ధ్రువణతతో సమాకలనము చేస్తాము Vcని కనుగొనటానికి ఇంటిగ్రేట్ చేస్తాము మరియు కిర్చాఫ్ యొక్క కరెంటు నియమము ప్రకారము IcI1I2 సమీకరణము ద్వారా Ic వస్తుంది కాబట్టి మనము I1I2 క్రింద వున్నా వైశాల్యము ని కనుగొనాలి మరియు సమాకలనము అనేది ఒక సరళమైన విషయము కాబట్టి మనము I1 క్రింద వున్నా వైశాల్యము 6 మైక్రో సెకన్ల సమయం వరకు మరియు I2 క్రింద వున్న వైశాల్యము 6 మైక్రో సెకన్ల సమయం వరకు కనుగొని ఆ రెండింటిని కూడిక చేయాలి కాబట్టి ఇప్పుడు ప్రాథమికంగా I1 కింద ఏమి ఉంది అంటే పాజిటివ్ భాగంలో 5 mA 2 uS ఉంది మరియు నెగటివ్ భాగంలో మనకు 5mA1 uS ఉంది అదేవిధంగా పాజిటివ్ భాగం వైశాల్యం 5mA2uS మరియు నెగటివ్ భాగం వైశాల్యం 5mA1uS కాబట్టి మనము I1 క్రింద మొత్తం వైశాల్యాన్ని లెక్కిస్తే మనకు 25mA1uS లభిస్తుంది కాబట్టి ఇవన్నీ చెరిపివేయనివ్వండి కాబట్టి ఈ నెగటివ్ ప్రాంతం దీన్ని రద్దు చేస్తుంది మరియు ఆ నెగటివ్ ప్రాంతం దానిని రద్దు చేస్తుంది కాబట్టి మనకు ఈ వైశాల్యం మాత్రమే మిగులుతుంది కాబట్టి ఇది 10 మిల్లీ ఆంపియర్స్ మరియు 1 మైక్రో సెకన్లు యొక్క లబ్దము అవుతుంది ఇది ప్రాథమికంగా 10 నానో కూలంబ్స్ కు సమానము ఈ సమాకాలమును చేసేటప్పుడు అన్ని యూనిట్లతో జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా I2 క్రింద ఉన్న ప్రాంతం యొక్క వైశాల్యాన్ని లెక్కించవచ్చు ఈ పాజిటివ్ ప్రాంతం ఈ నెగటివ్ ప్రాంతాన్ని రద్దు చేస్తుందని మనము గమనించాము అదేవిధంగా ఈ నెగటివ్ ప్రాంతం ఆ పాజిటివ్ ప్రాంతాన్ని రద్దు చేస్తుంది కాబట్టి ఈ భాగం మిగిలి ఉన్నది మరియు మనము ఆ ప్రాంతాన్ని I2 కింద ఉన్న వైశాల్యంగా తేలికగా లెక్కించగలము మనము 6 మైక్రో సెకన్ల రేటును లెక్కించాలి కొన్ని ప్రాంతాలు రద్దయ్యాయి మరియు నారింజ రంగులో ఉన్న భాగం మిగిలి ఉన్నది మరియు అది మనకు ప్రాథమికంగా 1 5 మైక్రో సెకన్లు ఇస్తుంది మనకు 1 5 మైక్రో సెకన్లు ఉన్నాయి ఎందుకంటే మనకు ఇక్కడ 1 మైక్రో సెకండ్ ఉంది మరియు ఇక్కడ మనకు పూర్తి దీర్ఘచతురస్రం లేదు మనకు త్రిభుజం మాత్రమే ఉంది కాబట్టి ఇది 1 5 మైక్రో సెకన్లు మరియు 5 మిల్లీ ఆంప్స్ ల లబ్దము దీని విలువ 7 5 నానో కూలంబ్స్ కు సమానము కాబట్టి మొత్తం వైశాల్యం 17 5 నానో కూలంబ్స్ ని మరియు కెపాసిటెన్స్ ద్వారా భాగించాలి కాబట్టి 6 మైక్రో సెకన్లలో VC 10 నానో ఫారడ్ 17 5 నానో కూలంబ్స్ ఈ సమీకరణము ద్వారా వస్తుంది కాబట్టి VC1 75 వోల్ట్స్ అవుతుంది ఇప్పుడు మనము ఆరవ ప్రశ్నకు వచ్చాము ఇక్కడ మనకు మ్యూచువల్ ఇన్డక్టర్ ఉంది కాని కరెంట్ లు రెండు కాయిల్స్ లలో ప్రవహిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు సరైన ధ్రువణతలతో కరెంట్ లను సూచించనివ్వండి మనము రెండు కాయిల్ లలో డాట్ గుర్తు లోనికి ప్రవహిస్తున్నాయి దీనిని మనము I1అని మరియు ఇది దీనిని I2అని పిలుద్దాము కాబట్టి మ్యూచువల్ ఇన్డక్టెన్స్ యొక్క కన్వెన్షన్ ద్వారా I1 మరియు I2 డాట్ గుర్తు లోనికి ప్రవహించేలా ఎంచుకున్నామని గుర్తుంచుకోండి ఇప్పుడు V1 డాట్ గుర్తు వైపు పాజిటివ్ గా ఉంటుంది మరియు దాని విలువ V1 L1dI1dtMdI2dt సమీకరణము ద్వారా వస్తుంది అదేవిధంగా V2 డాట్ గుర్తు వైపు పాజిటివ్ గా ఉంటుంది మరియు దాని విలువ V1 MdI1dtL1dI2dt సమీకరణము ద్వారా వస్తుంది మరియు దీని కోసం ఉపయోగించిన I1 మరియు I2 చిహ్నాలతో గందరగోళం చెందకండి మీరు డాట్లోకి వెళ్లే కరెంట్ లను తీసుకోవాలి మరియు వోల్టేజ్కి పాజిటివ్గా నిర్వచించిన డాట్తో వోల్టేజ్లను లెక్కించాలి మరియు మనము కూడా t4 మైక్రో సెకన్ల వద్ద V2 ను కనుగొంటాము మరియు మనకు ఇచ్చిన I1 మరియు I2 సమర్థవంతంగా I2 I2 మరియు I1I1 కాబట్టి మనము చేయాల్సిందల్లా t4 మైక్రో సెకన్ల వద్ద ఈ అవకలనాలను లెక్కించడం కాబట్టి ఇప్పుడు సరళ రేఖ యొక్క ఈ భాగం యొక్క వాలును మనము లెక్కించవలసి ఉంది I1 యొక్క వాలు అది 2 మైక్రో సెకన్ల వ్యవధిలో 5 మిల్లీ ఆంప్స్ నుండి 5 మిల్లీ ఆంప్స్ వరకు మారుతున్నట్లు మనము కనుగొన్నాము కాబట్టి y1 యొక్క వాలు అనేది 10 మిల్లీ ఆంప్స్ 2 మైక్రో సెకండ్ మరియు I2 విలువ 2 మైక్రో సెకన్ల వ్యవధిలో 10 మిల్లీ ఆంప్స్ నుండి 10 మిల్లీ ఆంప్స్ వరకు పెరుగుతోంది కాబట్టి దీని వాలు 20 మిల్లీ ఆంప్స్ మరియు 2 మైక్రో సెకన్ల వ్యవధిలో 20 మిల్లీ ఆంప్స్ ద్వారా మారుతుంది మరియు L2 మరియు M విలువలు ఇవ్వబడినవి కాబట్టి ఇది చాలా సులభం కాబట్టి మనకు M1 మిల్లీ హెన్రీ అని తెలుసు M మరియుI1 సమయ మార్పు రేటు యొక్క లబ్దము 1mH 10mA2us 4mH20mA2us రెండవది I2 యొక్క మార్పు రేటు I2 కాబట్టిI2యొక్క మార్పు రేటు నెగటివ్ గా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ నెగటివ్ విలువ 20mA2usవస్తుంది మనము ఈ రెండింటిని కలిపితే 5v 40v 45v సమీకరణము ద్వారా V2 45v వస్తుంది కాబట్టి మరలా ఇది మ్యూచువల్ ఇండక్టర్ యొక్క IV లక్షణాన్ని సరైన గుర్తుల తో ఉపయోగించడం కాబట్టి మనము సైన్ కన్వెన్షన్ ని దృష్టిలో ఉంచుకోవాలి లేకపోతే మనకు అన్ని రకాల తప్పుడు ఫలితాలు వస్తాయి కాబట్టి మనము రెండింటికీ సంకేతంలో పొరపాటు చేస్తే అది నిజంగా మంచిది ఎందుకంటే మనకు సరైన పరిమాణం వస్తుంది కానీ నెగటివ్ సమాధానం వస్తుంది కానీ మనము వాటిలో ఒకదాని సంకేతానికి పొరపాటు చేస్తే అసలు సమాధానం యొక్క గుర్తు మరియు పరిమాణం రెండింటిలో తేడా కనిపించే గందరగోళ సమాధానం లభిస్తుంది కాబట్టి దయచేసి వోల్టేజీలు మరియు కరెంట్ ల సంకేతాల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది చివరి ప్రశ్నఇక్కడ t 5 మైక్రో సెకన్ల వద్ద I1 ను కనుగొనాలి ఇప్పుడు మనకు కెపాసిటర్ ఇండక్టర్ మరియు రెసిస్టర్ తో అనుసంధానించబడిన వోల్టేజ్ V ఉంది కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ నియమము ద్వారా అన్నింటికీ ఒకే వోల్టేజ్ V వర్తిస్తుంది అని ఇక్కడ స్పష్టమైంది కాబట్టి ఇక్కడ వోల్టేజ్ v యొక్క విలువ Vt వోల్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కరెంట్ I1 ను కనుగొనడానికి మనము ఏమి చేయాలి మనము ఇండక్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ రెసిస్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ మరియు కెపాసిటర్ ద్వారా ప్రవహించే కరెంట్ ని లెక్కించాలి మరియు వాటి మొత్తాన్ని కూడిక చేయాలి కాబట్టి మనము IRIL మరియు IC కలిగి ఉన్నాము మరియు V యొక్క మార్గం ఇక్కడ ఇవ్వబడింది కాబట్టి మనము మూడు కరెంట్ లను కనుగొని వాటిని కలపాలి మరియు t5 మైక్రో సెకన్లలో కనుగొనాల్సి ఉంటుంది IRసులభంగా కనుక్కోవచ్చు కాబట్టి t 5 మైక్రో సెకన్లకు V 1 వోల్ట్ కు సమానం మరియు R 1k కాబట్టి IRVR సమీకరణము ద్వారా IR 1 మిల్లీ ఆంపియర్లు సమాధానం లభిస్తుంది ఇప్పుడు తదుపరిది IC విలువ C మరియు V యొక్క సమయ అవకలనము ల లబ్దము అవుతుంది ఇది ప్రాథమికంగా రేఖ యొక్క ఈ భాగం యొక్క వాలు 2 మైక్రో సెకన్లలో 2 వోల్ట్ల ద్వారా పడిపోతుంది కాబట్టి వాలు 2VuS విలువ 10 మిల్లీ ఆంపియర్లు అవుతుంది చివరగా మనము IL ను లెక్కించాలి కాబట్టి IL05msVdtIL0సమీకరణము ద్వారా ఇవ్వబడినది మరియు IL0 విలువ సున్నా కాబట్టి దానిని పరిగణించాము కాబట్టి మనము చేయవలసింది ఈ వక్రరేఖ క్రింద ఉన్న ప్రాంతము యొక్క వైశాల్యాన్ని 5 మైక్రో సెకన్ల వరకు కనుగొనడం కాబట్టి ఈ నెగటివ్ ప్రాంతం మనము ఈ భాగం వరకు ఉన్న ప్రాంతాన్ని కనుగొనవలసి ఉంటుందని చూస్తాము కాబట్టి ఈ బేసి ఆకార బహుభుజిని ఏర్పరచడానికి దీర్ఘచతురస్రం మరియు త్రిభుజానికి చేయవలసిన ప్రాంతము యొక్క వైశాల్యము మనము చూస్తాము ఆ వైశాల్యము 2 75 మైక్రో సెకన్ల మరియు 2 వోల్ట్స్ యొక్క లబ్దము అని మనము చూస్తాము మరియు మనము దానిని ప్రేరకత్వము 1 మిల్లీ హెన్రీ తో భాగిస్తే IL కరెంట్ విలువ 5 5mA వస్తుంది I1IRILIC సమీకరణము ద్వారా మొత్తం కరెంట్ 10mA1mA5 5mA 3 5mA అవుతుంది కాబట్టి I1 3 5mA అని సమాధానం వస్తుంది కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే ఈ అసైన్మెంట్ ను పరిష్కరించడానికి మనకు కిర్చాఫ్ యొక్క కరెంట్ నియమము మరియు వోల్టేజ్ నియమము గురించి బాగా తెలిసి ఉండాలి మరియు ప్రతి పరిమాణాలను స్థిరమైన దిశలో తీసుకోవాలి కిర్చాఫ్ యొక్క కరెంట్ నియమము కోసం కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ నియమము కోసం మనము అదే విధంగా ఒక నోడ్ నుండి బయటికి ప్రవహించే అన్ని కరెంట్ లను తీసుకుంటాము కొన్ని వోల్టేజీలు వ్యతిరేక దిశలో ఇచ్చినట్లయితే మనము లూప్ చుట్టూ ఉన్న అన్ని వోల్టేజ్లను ఒకే దిశలో గుర్తించాలి కాబట్టి మనము విలువను విస్మరించి ఈ విధంగా ఈ దిశలో తీసుకెళ్లండి ఇది ఎల్లప్పుడూ క్రమబద్ధంగా ఉండాలి మరియు రెండవది మనము అన్ని మూలకాల యొక్క IV లక్షణాలను కూడా తెలుసుకోవాలి వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క ప్రస్తుత ధ్రువణత కూడా పరిగణించాలి కాబట్టి వీటిలో ఎక్కువ భాగం ప్రాథమికంగా వోల్టేజీలు మరియు కరెంట్ యొక్క అన్ని సరైన ధ్రువణతలను ట్రాక్ చేస్తుంది మరియు మనకు స్థలాలలో కొన్ని మార్గాల తరంగాలు ఇవ్వబడినందున మీరు ఈ తరంగాల యొక్క వాలులను లేదా తరంగాల క్రింద ఉన్న ప్రాంతాల వైశాల్యాన్ని లెక్కించాలి